TALE యొక్క మాడ్యూల్ 2 కు స్వాగతం మీలో చాలామంది TALE యొక్క మాడ్యూల్ 1 లో పాల్గొన్నారు ఇది మాడ్యూల్ 1 యొక్క కొనసాగింపులో ఉన్న మాడ్యూల్ 2 టేల్ అనేది NBA Accreditation ఇంజనీర్ యొక్క మంచి లక్షణాలు మరియు వారి కోర్సులను ప్లాన్ చేసి నిర్వహించే సందర్భంలో ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించే ఒక కోర్సు

టేల్ మాడ్యూల్ 2 యూనిట్ 1 మేము ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ NBA అక్రిడిటేషన్ మరియు ఇంజనీరింగ్ కోర్సులు గురించి చూడబోతున్నాం ఇంజనీరింగ్ ఉపాధ్యాయులుగా మీ అందరికీ ఇది బాగా తెలుసు కాని మేము దానిని ఒక నిర్దిష్ట క్రమంలో చూడటానికి కొంత సమయం గడపడానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే కొన్ని పరిభాషలు ఇటీవలివి మరియు వేర్వేరు అధ్యాపక సభ్యులు ఈ పదాలను వేర్వేరు విషయాలను అర్ధం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు TALE ఏమి చేస్తుంది TALE నాలుగు మాడ్యూళ్ళతో గ్రాడ్యుయేషన్ సమయంలో తమ విద్యార్థులను మంచి ఇంజనీర్లుగా మార్చడానికి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ఉపాధ్యాయులను అనుమతించడం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఇది "రెండవ ఆర్డర్ ఇన్పుట్" రకం ఈ కోర్సు ఉపాధ్యాయులను అనుమతిస్తుంది వారు తమ విద్యార్థులను మంచి ఇంజనీర్లుగా మార్చడానికి వీలు కల్పిస్తారు కోర్సును నాలుగు మాడ్యూల్స్గా అందిస్తున్నారు ఒకటి అభ్యాస ఫలితాలను చూస్తోంది రెండవది కోర్సు రూపకల్పన మూడవది బోధన మరియు నాల్గవ మాడ్యూల్ అక్రిడిటేషన్ NPTEL ఫార్మాట్ ప్రకారం ప్రతి మాడ్యూల్ ఒక క్రెడిట్ను కలిగి ఉంటుంది ప్రతి మాడ్యూల్ అరగంట వీడియో ఉపన్యాసాలలో 20 యూనిట్లుగా కూడా ఇవ్వబడుతుంది ప్రతి యూనిట్లో వ్యాయామాల సమితి ఉంటుంది మరియు ప్రతి వారం ఒక అసైన్మెంట్ లేదా క్విజ్ ఉంటుంది వాస్తవానికి చివరిలొ మీరందరూ ఒక పరీక్ష రాస్తారు దీనికి గ్రేడ్ మరియు సర్టిఫికేట్ అవార్డు చేస్తారు మాడ్యూల్ 1 లో మేము సమర్పించిన టేల్ యొక్క నిర్మాణాన్ని చూద్దాం అదే నిర్మాణం ఇక్కడ పునరావృతమవుతుంది మేము చెప్పినట్లుగా టేల్కు నాలుగు మాడ్యూల్స్ ఉన్నాయి మాడ్యూల్ 1 అభ్యాస ఫలితాలకు సంబంధించినది మరియు దానిని ఫలిత ఆధారిత విద్య అని పిలుస్తారు మేము ప్రస్తుతం సమీక్షించినదానిని సరిగ్గా చూస్తాము మాడ్యూల్ 2 కోర్సు రూపకల్పనకు సంబంధించినది ప్రతి ఉపాధ్యాయుడు వారి కోర్సుతో సంబంధం కలిగి ఉంటుంది మరియు నేను నా కోర్సును బాగా డిజైన్ చేస్తే నా విద్యార్థులు బాగా నేర్చుకుంటారు ఈ కోర్సు రూపకల్పన ADDIE యొక్క చట్రంలో ప్రదర్శించబడుతుంది ఇది మాడ్యూల్ 2 యొక్క తరువాతి యూనిట్లలో వివరించాము మాడ్యూల్ 3 లో మేము బోధనను పరిశీలిస్తాము మీరు మీ బోధనను ఎలా ప్లాన్ చేయాలి అంటే విద్యార్థుల అభ్యాస అనుభవాలను ప్రణాళిక మరియు క్రమం చేయడం మేము సంబంధిత సిద్ధాంతాల గురించి మరియు దానిని ఎలా ప్రదర్శించవచ్చో మాట్లాడుతాము మాడ్యూల్ 4 అక్రిడిటేషన్ ఈ రోజుల్లో ప్రతి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కానీ వారికి చాలా వరకు NBA అక్రిడిటేషన్ కోసం వెళతాయి మరియు ప్రతి ఇంజనీరింగ్ కళాశాల లేదా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లను అందించే ప్రతి ఇన్స్టిట్యూట్ NAAC అక్రిడిటేషన్ కోసం వెళుతుంది నాల్గవ మాడ్యూల్లో అక్రిడిటేషన్ ప్రక్రియలను పరిశీలిస్తాము అన్ని పరిభాషలు టేల్ మాడ్యూల్ 1 లో చేసిన అన్ని వ్యాయామాలు టేల్ మాడ్యూల్ 2 కి అవసరం

కాబట్టి టేల్ మాడ్యూల్ 1 లో ప్రసంగించిన వాటిలో ఎక్కువ భాగం మనం పునరావృతం చేయబోవడం లేదు మాడ్యూల్ 1 లో మేము స్వభావాన్ని అర్థం చేసుకున్నాము నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ప్రకారం ఇంజనీరింగ్లో అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ యొక్క ఫలిత ఆధారిత విద్య లక్ష్యాలు మరియు ఫలితాలు ఎందుకంటే మా ఫ్రేమ్వర్క్ ఎల్లప్పుడూ NBA అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ లేదా అందించిన మార్గదర్శకాలు లేదా AICTE అందించిన ఫ్రేమ్వర్క్ మరియు మొదలైనవి మరియు మేము అండర్సన్ బ్లూమ్ విన్సెంటి వర్గీకరణను మరియు నేర్చుకునే మూడు డొమైన్లను అర్థం చేసుకున్నాము అవి cognitive affective మరియు psychomotor డొమైన్లు మేము మూడు డొమైన్ల యొక్క లక్షణాలను మరియు ముఖ్యంగా అండర్సన్ బ్లూమ్ విన్సెంటి వర్గీకరణ యొక్క అభిజ్ఞాత్మక డొమైన్లో అర్థం చేసుకున్నాము ప్రోగ్రామ్ ఫలితాల ఉపసమితిని మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను సూచించే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లోని కోర్సు ఫలితాలను కూడా మేము వ్రాసాము కాబట్టి మాడ్యూల్ 1 చివరిలో మేము ఒక కోర్సు యొక్క ఫలితాలను మాత్రమే వ్రాసాము మరియు దానిని ఎలా వ్రాయాలో అలాగే ఈ ఫలితాల సాధనను ఎలా కొలవాలి TALE యొక్క మాడ్యూల్ 2 3 మరియు 4 చివరలో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్న మరియు ఉపాధ్యాయులు ADDIE యొక్క బోధనా రూపకల్పన చట్రంలో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో ఒక కోర్సును రూపొందించగలగాలి మేము ADDIE యొక్క ఫ్రేమ్వర్క్ గురించి మాడ్యూల్ 2 లో విశదీకరిస్తాము మరియు కోర్సు ఫలితాలతో మంచి అమరికలో ఉన్న డిజైన్ అసెస్మెంట్ కూడా మాడ్యూల్ 2 లో మేము ADDIE ని చూస్తాము దీనికి ఐదు దశలు ఉన్నాయి విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి అమలు మరియు మూల్యాంకనం ADDIE యొక్క అన్ని ఐదు దశలలో కార్యకలాపాలను ఎలా నిర్వహించాలో మేము పరిశీలిస్తాము మరియు TALE మాడ్యూల్ 2 యొక్క పాల్గొనేవారు కోర్సు ఫలితాలతో మంచి అమరికలో ఉన్న అంచనాను రూపొందించగలరని మేము ఆశిస్తున్నాము ఇవి మాడ్యూల్ 2 యొక్క ఫలితాలు మాడ్యూల్ 3 కోర్సును సాధించడానికి మెరిల్ సూత్రాల మాడ్యూల్ 4 డిపార్ట్మెంట్ స్థాయిలో NBA అక్రిడిటేషన్ కోసం సిద్ధం చేయండి మరియు సంస్థ స్థాయిలో NAAC అక్రిడిటేషన్ కోసం కూడా సిద్ధం చేయండి

ఈ కోర్సు ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విద్యా సాంకేతిక పరిజ్ఞానంలో కెరీర్ చేయాలనుకునే గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మరియు కార్పొరేట్లు విద్యాసంస్థలు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు విద్యా సాంకేతికతలు మరియు శిక్షణా కార్యక్రమాలను అందించే సంస్థలకు ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో భారతదేశంలో కార్పోరేట్ సంస్థలతో పాటు విద్యా సంస్థల కోసం కార్యక్రమాలను రూపొందించడానికి మరియు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న అనేక సంస్థలు ఉన్నాయి మేము కొన్ని నిబంధనల గురించి స్పష్టంగా ఉండాలి ప్రజలు సాధారణంగా ఇతర పదాలను ఉపయోగించే కొన్ని పదాలను పిన్ చేయడానికి ప్రయత్నిస్తాము ఇంజనీరింగ్ కార్యక్రమాలు ఏమిటో చూద్దాం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది నాలుగు సంవత్సరాల బోధన మరియు అభ్యాస కార్యకలాపం ఇది 12 వ తరగతి గ్రాడ్యుయేట్లను ఇంజనీరింగ్ డిగ్రీల పురస్కారానికి అర్హత కలిగిస్తుంది మీరు ఒక ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఇది ఎల్లప్పుడూ ప్రస్తుత సందర్భంలో ఒక అధికారిక డిగ్రీకి దారితీస్తుంది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లు ఇవ్వడం అవసరం ' అనే పదాన్ని ఉపయోగిస్తారు అంటే ప్రోగ్రామ్ ఫలితాలు ఈ రోజు అర్థం చేసుకున్న మంచి ఇంజనీర్ యొక్క లక్షణాలను సూచిస్తాయి ఇది ఎప్పటికప్పుడు కొద్దిగా మారుతూ ఉండవచ్చు మీరు ప్రోగ్రామ్ ఫలితాలను ఒకసారి వ్రాసినట్లు కాదు మరియు అవి శాశ్వతంగా ఉంటాయి సాంకేతిక పరిజ్ఞానం ఇంజనీర్ల పాత్ర మారినప్పుడు ప్రోగ్రామ్ ఫలితాల స్వభావం కూడా కాలంతో మారుతుంది

అనుబంధ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పాఠ్యాంశాలు పరీక్షలు మూల్యాంకనాలు మరియు ఫలితాల ప్రకటనకు సంబంధించి మార్గదర్శకాలు మరియు కొన్ని అడ్డంకులు ఉంటాయి ప్రతి ఉపాధ్యాయుడికి తెలిసిన AICTE రాష్ట్ర ప్రభుత్వం మరియు అనుబంధ విశ్వవిద్యాలయం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇంజనీరింగ్ కార్యక్రమాలను రూపొందించాలి మరియు నిర్వహించాలి కాని అవి సంబంధిత framework లో అర్థం చేసుకోవాలి ప్రోగ్రామ్ కోసం NBA అక్రిడిటేషన్ పొందడం తప్పనిసరి కానప్పటికీ మెజారిటీ మరియు మీరు ఎలా సాధిస్తారు CO లు PO లు మరియు PSO లు మరియు సాధారణంగా నాణ్యమైన లూప్ను మూసివేసి మీరు నిరంతరం మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారిస్తుంది కాబట్టి ఒక కోర్సు రూపకల్పన మరియు నిర్వహించడం వంటివి NBA అక్రిడిటేషన్ యొక్క అన్ని అంశాలు దృష్టి మరియు మిషన్ కాకుండా మిగిలిన విషయాలు మాడ్యూల్ 1 లో కనీసం పరిభాషలో అవి ఏమిటి అవి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి మొదలైనవి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లు మీరు 2015 కి ముందు OBE ప్రవేశపెట్టడానికి ముందు అర్థం చేసుకోవాలనుకుంటే అనధికారికంగా కొంత అవగాహన ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ రూపకల్పన కోసం ఏ ఏజెన్సీ లేదా ఇన్స్టిట్యూట్ చేత అధికారిక ఫ్రేమ్వర్క్ గుర్తించబడలేదు ఉదాహరణకు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లను అందించే ఏదైనా సంస్థ ఇచ్చిన పత్రాన్ని మీరు పరిశీలిస్తే ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు ఏమిటి ప్రోగ్రామ్ ఫలితాలు ఏమిటి లేదా దానికి కనీసం సమానమైన పదం వ్రాయబడిందని చెప్పే ఫ్రేమ్వర్క్ పత్రం లేదు ఫ్రేమ్వర్క్ అనధికారికంగా ఉంది ఇప్పుడు మనం ప్రతిదీ కాగితంపై పేర్కొనవలసి ఉంది కాబట్టి ఒక ప్రోగ్రామ్ మరియు కోర్సు రూపకల్పన మరియు అందించే ఫ్రేమ్వర్క్ గురించి స్పష్టత ఉంటుంది ప్రోగ్రామ్ లేదా కోర్సు స్థాయిలో గుర్తించాల్సిన ప్రమాణాలు ఏవీ లేవు ఇది ఒక స్వయంప్రతిపత్త సంస్థలో అధ్యాపక సభ్యుడికి ఒక కోర్సు యొక్క రూపకల్పన మరియు ప్రవర్తనకు సంబంధించి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంది ఒకటి దేనికీ జవాబు ఇవ్వదు నేను ఒక కోర్సును ఎంచుకుంటాను నా సిలబస్ను రూపకల్పన చేస్తాను మరియు నేను ఉత్తమంగా భావించే విధంగా అందిస్తాను విషయ దృక్పథం లేదా నా మనస్సులో ఉన్న లక్ష్యాల నుండి లక్ష్యాలు కూడా ప్రత్యేకంగా చెప్పబడలేదు మొత్తం స్వయంప్రతిపత్తికి ఈ హక్కు మరియు ఫ్రేమ్వర్క్ అవసరం ఇంకా చాలా మంది అధ్యాపక సభ్యులతో కొనసాగుతోంది నోఫ్రేమ్వర్క్తో పనిచేయడానికి అలవాటు పడిన కారణం చాలా మంది అధ్యాపక సభ్యులు ఏదైనా ఫ్రేమ్వర్క్ను అందించడానికి కొంచెం నిర్బంధంగా భావిస్తారు మేము ప్రస్తుతం ఆ అంశాన్ని చూస్తాము కోర్సులను ఈ వర్గాలుగా వర్గీకరించారు పాఠ్య భాగాలలో ప్రాథమిక శాస్త్రాలు ఉన్నాయి ఎన్ని కోర్సులు ఇచ్చిన ప్రోగ్రామ్పై ఏ కోర్సులు ఆధారపడి ఉంటాయి అవి NBA లేదా AICTE చే పేర్కొనబడలేదు కానీ ఒక ప్రాథమిక సైన్స్ భాగం ఉంది ప్రాథమిక శాస్త్రాలు సాధారణంగా భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం గణితం జీవశాస్త్రం వంటివి హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్' లేదా దానిని కోర్ కి మార్చాలా వద్దా ఇటువంటి సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి కానీ ఏడు అధికారిక వర్గాలు గుర్తించబడ్డాయి మరియు అన్ని కోర్సులను ఈ ఏడు వర్గాలలో ఒకటిగా ఉంచాలి AICTE కి సంబంధించినంతవరకు ఇప్పుడు మనం చెప్పగలం ఒక BE ప్రోగ్రామ్కు 160 క్రెడిట్ల క్రెడిట్ లోడ్ ఉంటుంది అంటే ఇది 160 ప్లస్ లేదా మైనస్ కొన్ని కావచ్చు ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో ప్రోగ్రామ్లు పనిచేస్తున్నప్పటికీ కాగితంపై 260 క్రెడిట్లు ఉన్నాయి అయినప్పటికీ వాటి క్రెడిట్ నిర్వచనం మారుతూనే ఉంటుంది అయితే భారతదేశంలో ఎక్కువ ప్రోగ్రామ్లు 200 క్రెడిట్ల వరకు ఎక్కడైనా పనిచేస్తున్నాయి మరియు ఈ మధ్య కాలంలో అవి 160 కి తిరిగి వస్తాయి చాలా ప్రోగ్రామ్లు 160 ప్లస్ లేదా మైనస్ 5 160 ప్లస్ 10 కి తిరిగి వచ్చాయి వారు దానిలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ క్రెడిట్స్ మీరు ఎంచుకున్న సంఖ్యను పాఠ్య భాగాలపై పంపిణీ చేస్తారు NBA గుర్తించిన PO లు బోర్డ్ ఆఫ్ స్టడీస్ గుర్తించిన PSO లు మరియు విశ్వవిద్యాలయం AICTE మరియు UGC యొక్క అవసరాలు ఇవి మీకు ఉన్న అడ్డంకులు ఉదాహరణకు మీరు జీవావరణ శాస్త్రం లేదా పర్యావరణంపై ఒక కోర్సు కలిగి ఉండాలని UGC చెప్పారు కొన్నిసార్లు ఒక విశ్వవిద్యాలయం ప్రతి విద్యార్థి స్థానిక భాషలో ఒక కోర్సు ద్వారా వెళ్ళవలసి ఉంటుందని చెప్పవచ్చు మరియు కొన్నిసార్లు ఒక విశ్వవిద్యాలయం కూడా వృత్తిపరమైన నీతిపై ప్రత్యేకంగా గుర్తించబడిన ఒక కోర్సు ఉండాలి ఆ మేరకు ఈ ఏజన్సీల నుండి వచ్చిన అవసరాలు ఉన్నాయి మరియు మేము PO లు మరియు PSO ల గురించి మాట్లాడాము PO లను NBA గుర్తించింది మరియు PSO లను ప్రోగ్రామ్తో సంబంధం ఉన్న బోర్డ్ ఆఫ్ స్టడీస్ గుర్తించింది కోర్సుల తుది ఎంపిక బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేత చేయబడుతుంది మరియు వారు మేము మాట్లాడిన ఈ ఏడు విభాగాల క్రింద కోర్సులను ఉంచాలి కోర్సులు అందించవచ్చు 3 0 0 లేదా 3 1 0 3 0 1 మరియు మొదలైనవి ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ 0 0 12 లేదా 0 0 8 ను ప్రాజెక్ట్ కోసం కేటాయించిన సంఖ్యను కలిగి ఉంటుంది అంతకుముందు కోర్సులు 100 మార్కులు 150 మార్కులు మరియు ఇతర మార్కుల ద్వారా వర్గీకరించబడ్డాయి ఇక్కడ అవి క్రెడిట్ల సంఖ్య మరియు విద్యార్థికి లభించే గ్రేడ్ ద్వారా వర్గీకరించబడతాయి CBCS పథకం కింద విద్యార్థి విస్తృత శ్రేణి కోర్సులకు సాధారణంగా 90 పనిదినాలు చాలా సెమిస్టర్లకు ప్రమాణం మేము అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్న 90 రోజులలోనూ మేము బోధించలేము కొన్ని సన్నాహక సెలవులు ఉన్నాయి అప్పుడు మీకు తుది పరీక్ష మరియు మొదలైనవి ఉన్నాయి అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఒక సెమిస్టర్లో బోధనా వారాల సంఖ్య 14 నుండి 15 వరకు వస్తుంది ఇది ఎందుకు ముఖ్యమైనది విద్యార్థులందరినీ సంతృప్తికరంగా పరిష్కరించగల కోర్సు యొక్క కంటెంట్ ఈ సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఎంచుకోవాలి నేను కంటెంట్ను నిరవధికంగా పెంచుకుంటే ఎందుకంటే ఉపాధ్యాయుడిగా నేను నేర్చుకోవలసినవన్నీ పరిగణించాను కాని 14 నుండి 15 వారాలలో నేను సరైన న్యాయం చేయలేను తరగతి గది పరస్పర చర్యల కోసం అందుబాటులో ఉన్న వారాల సంఖ్య 14 లేదా 15 అని గుర్తుంచుకోవాలి మరియు తదనుగుణంగా కంటెంట్ సర్దుబాటు చేయబడాలి క్రెడిట్ మరియు సిలబస్ ఒక క్రెడిట్ ఒక సెమిస్టర్లో వారానికి ఒక తరగతి గది సెషన్ ఒక సెమిస్టర్లో వారానికి ఒక గంట ట్యుటోరియల్ లేదా ఒక సెమిస్టర్లో వారానికి రెండు గంటల ప్రయోగశాల పని మరియు ఇది ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ఇది UGC స్థాయి నుండి సరైనది AICTE స్థాయిలో ఇవన్నీ వర్తిస్తాయి క్రెడిట్ యొక్క ఈ నిర్వచనం నుండి ఏ సంస్థ కళాశాల వైదొలగకూడదు క్రెడిట్ల సంఖ్యను బట్టి కోర్సు యొక్క సిలబస్ను గుర్తించాల్సిన అవసరం ఉంది కొన్ని కోర్సులు 2 0 0 లేదా కొన్ని కోర్సులు 3 1 0 క్రెడిట్స్ మరియు సందర్భాల సంఖ్యను బట్టి ఇక్కడ సందర్భం విద్యార్థుల నాణ్యత మౌలిక సదుపాయాలు ప్రసంగించిన PO లు మరియు పరిగణనలోకి తీసుకునే విషయం యొక్క స్వభావాన్ని సూచిస్తుంది విషయం చాలా గణితంగా ఉంటే మరియు చాలా కష్టమైన అంశాలు పాల్గొంటే లేదా చాలా క్లిష్టమైన విధానాలు కోర్సులో పాల్గొంటాయి అప్పుడు స్పష్టంగా కంటెంట్ తదనుగుణంగా సర్దుబాటు చేయబడాలి ఎందుకంటే విషయం అవసరం కోర్సు యొక్క సిలబస్ను ఈ పరిశీలనల ద్వారా నిర్ణయించాల్సిన అవసరం ఉంది విస్తృతంగా మనం కోర్సులను రెండు వర్గాలుగా విభజించాలి జ్ఞాన వర్గాలు ఉదాహరణకు హ్యుమానిటీస్లతో వ్యవహరిస్తాయి ఇక ఓపెన్ ఎలెక్టివ్స్ విషయానికి వస్తే ఓపెన్ ఎలెక్టివ్ డిజైన్ మొదటి వర్గానికి లేదా ఇంజనీరింగ్ వర్గానికి చెందినది ఇది కోర్సు డిజైనర్ యొక్క ఎంపిక ఒక కోర్సు చివరిలో వారు ఏమి చేయగలరో స్పష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు బాగా నేర్చుకుంటారు ఇవి కోర్సు ఫలితాల వలె వ్రాయబడతాయి అసెస్మెంట్ అంటే వారు చేయాలనుకున్న దానితో అమరిక మరియు వారు సాధించాలని ఆశించిన వాటిని పొందటానికి వీలుగా బోధనా కార్యకలాపాలు రూపొందించబడ్డాయి మరియు నిర్వహించబడతాయి ఇవి మంచి కోర్సులో సూత్రాలు ఈ మాడ్యూల్ యొక్క యూనిట్ 2 లో మంచి అభ్యాసాన్ని సులభతరం చేయడంలో కోర్సు డిజైన్ పాత్రను మేము ప్రదర్శిస్తాముఇది కోర్సు రూపకల్పన యొక్క ఉద్దేశ్యం మీ attention కి చాలా ధన్యవాదాలు